ఇది క్వాంటమ్ సిద్ధాంతము లేదా క్వాంటమ్ సిద్ధాంతము యొక్క పరిచయం పై మొదటి ఉపన్యాసం మరియు అలాంటి ఏదైనా పాఠ్యాంశం సాంప్రదాయకంగా బ్లాక్ బాడీ రేడియేషన్ యొక్క పరిచయం తో ప్రారంభమవుతుంది కాబట్టి మేము ఈ ఉపన్యాసాన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ పరిచయంతో ప్రారంభించబోతున్నాము కాబట్టి నేను మాట్లాడబోయే ఆలోచనలు ఏమిటంటే బ్లాక్ బాడీ రేడియేషన్ రేడియేషన్ కోసం వర్ణపట సాంద్రత నిర్వచనం ఆ తరువాత ఒక కుహరం గా బ్లాక్ బాడీ ఆ తరువాత ఒక కుహరం లోపల శక్తి సాంద్రత ఇది బ్లాక్ బాడీ యొక్క శక్తి సాంద్రతకు సమానం మరియు చివరకు ఒక కుహరం లోపల వికిరణ పీడనం ఇవి క్వాంటం భావనను అభివృద్ధి చేయడానికి ఉపయోగించబడే ఆలోచనలు బ్లాక్ బాడీ వికిరణాన్ని ప్రత్యేకంగా సాంద్రతగా వివరించే క్వాంటం పరికల్పన యొక్క పరిచయం కాబట్టి ప్రశ్న ఏమిటంటే బ్లాక్ బాడీ అంటే ఏమిటి వికిరణం యొక్క శోషణఅబ్సార్బ్షన్ పరంగా ఇది వివరించబడింది ఒక బ్లాక్ బాడీ అన్ని వికిరణాలను గ్రహిస్తుందని ఇది చెబుతుంది మరియు దానిపై పడే ఏదైనా తరంగదైర్ఘ్యం కూడా గ్రహించబడుతుంది అని దాని అర్థం ఒక బ్లాక్ బాడీ తయారు అవ్వటానికి ఖచ్చితమైన పదార్థం లేదు మీరు చూసే నల్లటి సూట్ కూడా అన్ని వికిరణాలను గ్రహించదు అది కూడా 99 శాతం కావచ్చు కానీ అది దానిపై పడే అన్ని వికిరణాలను లేదా అన్ని తరంగదైర్ఘ్యాలను గ్రహించదు కాబట్టి దీనితో మేము శోషణ గుణకంఅబ్సార్బ్షన్ కోయెఫిషియన్ట్ a అని పిలువబడేదాన్ని నిర్వచించబోతున్నాము దీని యొక్క చిహ్నం a ఇది ఒక వస్తువు చేత గ్రహించబడిన వికిరణం ఆ వస్తువు పై పడిన వికిరణాల నిష్పత్తి అది శోషణ గుణకం అదే సమయంలో నేను ఉద్గార శక్తి అని పిలువబడేదాన్ని నిర్వచించబోతున్నాను మరియు మీరు బాగా ఊహించుకోవచ్చు ఇది ఒక వస్తువు నుండి వికిరణ ఉద్గారానికి సంబంధించినది కాబట్టి ఉద్గార శక్తి అంటే ఏమిటి నాకు ఒక వస్తువు ఇవ్వబడిందని అనుకుందాం నేను ఉద్గార శక్తిని నిర్వచిస్తున్నాను మరియు ఒక ఉపరితలం నుండి ఉపరితలానికి లంబంగా బయటకు వచ్చే వికిరణాన్ని చూస్తాను కాబట్టి ఇది లంబ దిశ ఒక ఘన కోణాన్ని ఎన్నుకోండి ఆపై నేను e చేత సూచించే ఉద్గార శక్తిని ఏకాంక సమయంలో ఈ చిన్న ఘన కోణంలో బయటకు వచ్చే శక్తిగా నిర్వచించబడింది కాబట్టి t సమయం లో E శక్తి బయటకు వస్తుందని అనుకుందాం మరియు ఈ ప్రాంతం అనేది చిన్న వైశాల్యం అనునది A అని అనుకుంటే అప్పుడు ఏకాంక వైశాల్యానికి కాబట్టి ఉద్గార శక్తి అనేది ఏకాంక ఘన కోణానికి ఏకాంక వైశాల్య ఉపరితలానికి లంబంగా విడుదలయ్యే శక్తి కాబట్టి మనము 2 పరిమాణాలను నిర్వచించాము శోషణ గుణకం మరియు ఉద్గార శక్తి దీనిని నేను a అని పిలవబోతున్నాను దీనిని నేను e అని పిలవబోతున్నాను ఇప్పుడు నేను ఒక బ్లాక్ బాడీ కు a అనేదాన్ని 1 కి సమానం అని వ్రాయాలి మరియు ఒక బ్లాక్ బాడీ కోసం దీనిని E అని పిలువనివ్వండి మరియు అప్పుడు కిర్చాఫ్ నియమం Kirchhoff's rule అని పిలుస్తారు కిర్చాఫ్ నియమం Kirchhoff's law అనేది ఏదైనా వస్తువు యొక్క ఉద్గార శక్తి దాని శోషణ శక్తి ల నిష్పత్తి E కి సమానమని చెబుతుంది నేను దానిని నిరూపించటం లేదు దీనిని చాలా తేలికగా వాదించవచ్చు కానీ ఇది అదే కాబట్టి కిర్చాఫ్ నియమం ఏదైనా వస్తువు యొక్క ఉద్గార శక్తి మరియు a ల నిష్పత్తి E కి సమానమని ఈ నియమం చెబుతుంది కాబట్టి ఒక వస్తువు యొక్క శోషణ గుణకం ఎక్కువైతే దాని ఉద్గార శక్తి ఎక్కువ అవుతుంది కాబట్టి ఏదైతే ఎక్కువ గ్రహిస్తుందో అది మరింత ఎక్కువగా వికిరణం చెందుతుంది ఉదాహరణకు నేను ఒక ఆకుపచ్చ గాజు ముక్కను తీసుకున్నానని అనుకుందాం అది ఆకుపచ్చగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎరుపు మరియు ఇతర రంగులను గ్రహిస్తుంది మరియు ఆకుపచ్చ రంగును ఉద్గారం చేస్తుంది ఒక వేళ నేను దానిని వేడి చేసి చీకటిలో పెడితే ఎరుపు రంగు దాని నుండి బయటకు రావడాన్ని నేను చూస్తాను ఎందుకంటే ఇది ఎరుపు రంగును చాలా ఎక్కువగా గ్రహిస్తుంది కాబట్టి ఎరుపు రంగుకు ఉద్గార శక్తి ఎక్కువగా ఉంటుంది లేదా మీరు ఒక చెక్క మరియు ఇనుము ముక్కను ఎండలో ఉంచారని అనుకుందాం ఇనుప ముక్క వేడిగా మారుతుంది ఎందుకంటే ఇది ఎక్కువ వేడిని గ్రహిస్తుంది చెక్క ముక్క అంత వేడిగా ఉండదు ఎందుకంటే దీని శోషణ శక్తి తక్కువగా ఉంటుంది వాటి ఉద్గార శక్తి కూడా a కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు వేడిచేసినప్పుడు ఇనుప ముక్క చెక్క ముక్క కంటే ఎక్కువ వికిరణంను విడుదల చేస్తుంది కాబట్టి అదే కిర్చాఫ్ నియమం ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే ఒక వేళ పరిపూర్ణ శోషక పదార్థం లేనట్లైతే మనము ఒక బ్లాక్ బాడీ ని ఎలా తయారు చేస్తాము పరిపూర్ణ శోషక పదార్థం గురించి మాట్లాడినట్లైతే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒక సంపూర్ణ శోషక పదార్థం సౌర ఫలకాలకు చాలా బాగుంటుంది ఎందుకంటే దానిపై పడే అన్ని వికిరణాన్ని అది గ్రహిస్తుంది కాబట్టి దానితో మనము ఒక బ్లాక్ బాడీ ని ఎలా తయారు చేస్తాము కాబట్టి దానికి ఒక ఉపాయం ఉంది మీరు ఒక కుహరంను తయారు చేసి దానిలో ఒక చిన్న రంధ్రం చేసి ఇక్కడ నుండి కుహరం వెనుక వైపు నుండి వికిరణాన్ని వెళ్ళనివ్వండి మీరు వక్రత గోడను ఉంచండి కాబట్టి ఆ వచ్చే వికిరణం అనియంత్రిత దిశలో వెళుతుంది మరియు మీరు దానిపై ఎక్కడో ఒక చోట ఒక నల్లటి బిందువును కూడా పెట్టండి కాబట్టి వికిరణం దానిపై పడినప్పుడల్లా అది గ్రహించబడుతుంది మరియు నేను ఇక్కడ ఒక నల్లటి బిందువును పెడుతాను ఇప్పుడు ఇది చాలా చాలా సార్లు జరుగుతున్నందున ప్రతిసారీ నేను దానిని నల్లగా చేయగలిగినప్పుడు అది గ్రహించబడుతుంది ఏదేమైనప్పటికి ఇది రంధ్రం నుండి బయటకు రాదు కాబట్టి ఏ వికిరణం లోపలికి వెళుతున్నా అది గ్రహించబడుతుంది మరియు అందువల్ల ఇలాంటి ఒక కుహరం ఇక్కడ చూపబడిన ఒక కుహరం ఒక బ్లాక్ బాడీ కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది దాని లోపల ఏదైతే వికిరణం ఉన్నదో అదియే బ్లాక్ బాడీ వికిరణం ఇప్పుడు మీరు అడగవచ్చు బ్లాక్ బాడీ వికిరణంపై మనకు ఎందుకు అంత ఆసక్తి ఉంది దాని కోసం నేను మళ్ళీ ఒకసారి కిర్చాఫ్ నియమాన్ని తెలియజేస్తాను ఈ నియమం e a అనేది పెద్ద అక్షరము E కి సమానం అని చెబుతుంది కాబట్టి కుడి వైపున ఉన్న ఈ E సార్వత్రిక పరిమాణం లాంటిది కాబట్టి ఒక వేళ మనము దీనిని అధ్యయనం చేస్తే దీని గురించి ఒక సార్వత్రిక పద్ధతిలో ప్రతిపాదనలు చేయవచ్చు కాబట్టి నేను చూపించిన ఒక కుహరం బ్లాక్ బాడీ కి చాలా చాలా దగ్గరగా లేదా సుమారుగా ఒక బ్లాక్ బాడీ కి దగ్గరగా పోలి ఉంటుంది ఇప్పుడు వికిరణం యొక్క లక్షణాలను చూద్దాం కాబట్టి ఈ విధంగా మనము ఒక బ్లాక్ బాడీ ని తయారు చేసాము ఒక చిన్న రంధ్రం తో ఇక్కడ మరియు ఇక్కడ వక్రత గోడ లోపల నలుపు రంగు వేయబడి ఉండవచ్చు కాబట్టి ఇది ఒక పరిపూర్ణ బ్లాక్ బాడీ మరియు మనము ఈ గోడలను కూడా చాలా మందంగా చేయవచ్చు కాబట్టి వికిరణం బయటకు వెళ్ళదు కాబట్టి ఇది ఒక గోడ దీని లోపల నేను నీలిరంగు చేత చూపించే అన్ని వికిరణాలు బ్లాక్ బాడీ వికిరణమే ఇప్పుడు ఈ వికిరణం యొక్క లక్షణాలలో మొదటిది వికిరణం యొక్క స్వభావం వస్తువు యొక్క జ్యామితి రూపంపై ఆధారపడి ఉండదు కాబట్టి ఈ ఆకారం యొక్క ఒక చిన్న రంధ్రం కలిగిన ఈ కుహరం ఇక్కడ నేను కలిగి ఉండవచ్చు మరియు అపుడు అది కూడా ఒక బ్లాక్ బాడీ అవుతుంది కాబట్టి ఇది ఒక బ్లాక్ బాడీ లోపలి వికిరణంకు సంబంధించిన దానిపై ఆధారపడి ఉండదు మరియు దాని స్వభావం ఆకారం మీద ఆధారపడి ఉండదు రెండవది ఒక బ్లాక్ బాడీ కుహరం లోపల ఉన్న వికిరణం అనేది సమధర్మిఐసోట్రోపిక్ దాని అర్ధం ఏమిటంటే శక్తితో కూడిన స్వభావం అనగా తీవ్రత అనేది ఏ దిశ నుండి వికిరణం వస్తుంది అనే దానిపై ఆధారపడి ఉండదు కాబట్టి నేను గోళాకార రూపంలో ఉండేటటువంటి వస్తువును తీసుకుంటే దాని నుండి ఉత్పన్నమయ్యే పరిణామాలను చూద్దాం ఒక సైద్ధాంతిక విశ్లేషణ చేస్తున్నప్పుడు వస్తువు ఆకారం విషయంలో నిజంగా పట్టింపు ఉండదు మరియు రెండవ కారణం ఒకవేళ మనము ఒక కుహరం వికిరణాన్ని చూసినట్లైతే మనకు ఏ దిశలోనూ ఎటువంటి తేడా కనిపించదు అంటే నేను ఈ కుహరం లోపల చూసినా లేదా నేను ఇక్కడ చూసినా లేదా నేను ఇక్కడ చూసినా లేదా నేను ఇక్కడ చూసినా నాకు ఏ తేడా కనిపించదు ఎందుకంటే ఏ వైపు నుండి వచ్చినా ఏమి వ్యత్యాసం ఉండదు దీనికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పినదంతా ఉదాహరణ మాత్రమే మీరు ఒక కొలిమిలో కాల్చిన ఈ బొగ్గులను కలిగి ఉన్నప్పుడు మరియు ఒక్కోసారి ఈ బొగ్గులు ఒక కుహరాన్ని ఏర్పరుస్తాయి మరియు ఉదాహరణకు ఇక్కడ ఒక కుహరం కావచ్చు మరియు వికిరణం ఇక్కడ నుండి బయటకు వస్తోంది వికిరణం ఈ కాలుతున్న బొగ్గుల నుండి కూడా బయటకు వస్తుంది మీరు ఏమి గమనిస్తారంటే కుహరం నుండి బయటికి వచ్చే వికిరణ తీవ్రత అధికమని గమనిస్తారు ఎందుకంటే కుహరం అధిక ఉద్గార శక్తిని కలిగి ఉన్నది కాబట్టి ఇది మొదటి రెండవ బ్లాక్ బాడీ కి దగ్గరగా ఉంటుంది వికిరణం అనేది సమధర్మిఐసోట్రోపిక్ అయినందున మీరు కుహరం లోపల హద్దులు మొదలైనవి కల్పించలేరు కాబట్టి మనం ఇప్పటివరకు నేర్చుకున్నదానిని సంగ్రహంగా చెప్పనివ్వండి ఒకవేళ మనము బ్లాక్ బాడీ వికిరణం గూర్చి అధ్యయనం చేయాలనుకుంటే మరియు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బ్లాక్ బాడీ వికిరణం నేను అధ్యయనం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దీనికి సార్వత్రిక ధర్మం ఉంది అన్ని వస్తువులకు ఇది ఉద్గార శక్తి మరియు శోషణ గుణకం యొక్క నిష్పత్తి దీనికి ఆ సార్వత్రిక ధర్మం ఉంది కాబట్టి ఒకవేళ మనము బ్లాక్ బాడీ వికిరణాన్ని అధ్యయనం చేయాలనుకుంటే మూసివేయబడిన ఒక కుహరం నుండి వెలువడే వికిరణం ను ఉపయోగించి దానిని అధ్యయనం చేయవచ్చు కానీ అది ఒక చిన్న రంధ్రం ను కలిగి ఉంటుంది విశ్లేషణ కోసం మనము ఈ కుహరాన్ని గోళాకారంగా తీసుకోవచ్చు ఇవన్నీ సాహా వ్రాసిన పుస్తకం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ పుస్తకంలో చాలా చక్కగా వివరించబడ్డాయి వీరు మన సొంత మేఘనాథ్ సాహా మరియు శ్రీవాస్తవ కాబట్టి నేను ఈ పుస్తకం నుండి చాలా విషయాలను తీసుకున్నాను మరియు ఇది నిజంగా చాలా మంచి పుస్తకం మీరు చారిత్రక అభివృద్ధిని మరియు అలాంటి వాటిని చదవాలనుకుంటే ఇది చాలా చక్కగా ఈ పుస్తకంలో ఇవ్వబడింది